సరే తర్వాత ఉన్నది న్యూటన్ రాఫ్సన్ పద్ధతి కదా గాస్ సీడెల్ పద్ధతిని మనం చూశాం ఇప్పుడు చెప్పండి న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని చిన్నగా NR పద్ధతి అంటారు కదా కావున న్యూటన్ రాఫ్సన్ పద్ధతి కూడా ఒక పునరావృత పద్ధతి మీ గణితం కోర్సులో మీరు న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని చదివారు కదా మీరు ఇవ్వబడిన గణిత సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలరు కాబట్టి టేలర్ సిరీస్ విస్తరణ ను ఉపయోగించి నాన్ లినియర్ ఏకకాలపు సమీకరణాలను సుమారుగా సరళమైన సమీకరణాలు గా చేస్తుంది మరియు పదాలను సుమారుగా మొదటి ఆజ్ఞ వరకు పరిమితం చేయబడింది మనం టేలర్ సిరీస్ విస్తీరణ వరకు పరిగణిస్తాం మొదటి ఆజ్ఞ పదాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాంరెండు అంతకుమించి వెళ్ళము కాబట్టి ఉదాహరణకుస్థితిగా ఉండే అసరళమైన సమీకరణాలను తీసుకోండి కాబట్టి y1 అనేది f1 ఫంక్షన్ ఆఫ్ x1x2 𝑥𝑛 వరకు సమానం అనుకొని ఇచ్చారు అనుకుందాం అదేవిధంగా y2 అనేది f2 ఫంక్షన్ ఆప్ x1x2 𝑥𝑛 వరకు సమానం అదేవిధంగా yn వరకు తీసుకుంటే yn అనేది fn ఫంక్షన్ ఆఫ్ x1x2 𝑥𝑛 వరకు సమానం మీరు స్థితి గా ఉండే ఒక అసరళమైన సమీకరణం తీసుకోండి దీనిని సమీకరణం 43 అనుకోండి మనం మొదట ఆ పునరావృత పద్ధతిని చూద్దాం ఆ తర్వాత లోడ్ ఫ్లో కి వెళ్దాం సరేనా కాబట్టి ఇదేమీ అసరళమైన సమీకరణం

𝑥n ఇప్పుడు పరిష్కార వాహకము కు ప్రారంభ అంచనాలు ఇచ్చారు అనుకుందాంఇదే ఇచ్చిన ప్రారంభ విలువలు x1 x2 xn వరకు అన్ని x విలువలకు ప్రారంభ విలువలు ఇచ్చారు కదా ఇప్పుడు ఏం చేయాలి ∆𝑥1 ∆𝑥2 ∆𝑥n వరకు ఊహిద్దాం కదా ఇవే x1 x2 xn దిద్దుబాటుకు అవసరమైనవి అవునా ప్రతి పునరావృతానికి మీరు x విలువను నవీకరణ చేయాలి కాబట్టి ఇవే మన దిద్దుబాటుకు అవసరమైనవి Δ𝑥1Δ𝑥2 Δ𝑥𝑛 కదా కాబట్టి ఆ సమీకరణం 43 దానర్థం ముందు సమీకరణమే ఈ సమీకరణం 43 అని అవునా కాదా మీరు దానిని ఇలా చేయవచ్చు ఎలా అంటే y1 అనేది 𝑓1 x1 ∆x1 x2 ∆x xnవరకు ∆xn సమానం అయ్యేటట్టు అవునా ఎందువలన అంటే ప్రతిసారీ మీరు దీనిని నవీకరణ చేయాలి అవునా అదేవిధంగా y2 అనేది 𝑓2 x1 ∆x1 x2 ∆x2 xnవరకు ∆xn సమానం ఎప్పుడంటే yn 𝑓n x1 ∆x1 x2 ∆x2 xn ∆xn అయినప్పుడు ఇదే సమీకరణం 44

xn ∆xn ఇప్పుడు అయితే మీరు ఈ సమీకరణాన్ని ఇలా ఉంచితే ఈ సమీకరణం టేలర్ సిరీస్ లో విస్తీరణం చెయ్యాలి అవునా మరియు మొదట మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది మొదటి ఆజ్ఞ విషయం ఏమిటంటే మీ రెండవ ఆజ్ఞ ఉత్పన్నాలు ఇక్కడ తీసుకోరు అవునా కాబట్టి సమీకరణము ఆ సమీకరణము సెట్ 44 కు సంబంధించినది ఎందువలన అంటే మీ దగ్గర n సంఖ్య అసరళమైన సమీకరణాలు ఉన్నాయి అవి టేలర్ సిరీస్ ను ఉపయోగించి ఫంక్షన్ ఆఫ్ 2 లేక అంతకంటే ఎక్కువ అస్థిరం గల వాటిగా విస్తీర్ణం చేయవచ్చు ఉదాహరణకు 44 కు సంబంధించిన మొదటి సమీకరణం ఈ విధంగా వస్తుంది నా ఉద్దేశం ఏమిటంటే మీరు మొదటి సమీకరణం తీసుకుంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒకటి మీరు కేవలం మొదటి సమీకరణం తీసుకుంటే అది అసరళమైన స్థితి సమీకరణాలకు సంబంధించింది అవుతుంది అవునా మీ 44 ను మాత్రమే పరిగణలోకి తీసుకోండి ఇది నాకు తెలియజేయండి క్షమించండి ఇది 44 కు సంబంధించిన మొదటి సమీకరణంఇది 44 కు సంబంధించిన మొదటి సమీకరణం అవునా కాబట్టి అలా చేస్తే కాబట్టి ఇలా రాయవచ్చు y1 𝑓1x1 ∆x1 x2 ∆x2 upto xn ∆xn అవునా కాబట్టి దీనిని టేలర్ సిరీస్ లో విస్తరించండి కాబట్టి అది ఎలా వస్తుంది అంటే 𝑓1x1 x2 up to xn ∆x1 df1dx1 ఏదో ఒకటి పెట్టండి నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఇక్కడ ఉత్పన్నం తీసుకోవాలి అని మరియు అన్ని ప్రారంభ విలువలను పెట్టండి అందువలన ఒకటి మీరు పిలిచే ప్రత్యయం 0 0 ఇక్కడ చూపించారు అవునా దాని అర్థం ఏమిటంటే df1dx1 ఏదైతే వచ్చిందో మీరు ఆ x విలువలను పెట్టండి అవునా అదే విధముగా ప్లస్ ∆x2 df2dx2 అదే విషయము ఎక్కడ దాకా అంటే ∆xndfndxn వరకు ప్లస్ 𝛹1 𝛹1 వచ్చి ఉన్నత శ్రేణుల పదాలు అది ఇక్కడ పరిగణించడం జరగదు అవునా 𝛹1 వచ్చి ఉన్నతమైన శక్తి గల ∆x1 ∆x2 and ∆xn వాటికి ఫంక్షన్ మరియు f1 ఫంక్షన్ యొక్క రెండు మూడు ఉత్పన్నాలు మరియు అది మనం పరిగణనలోకి తీసుకోము మనం ఇక్కడ దాక మాత్రమే తీసుకుంటాము అవునా ఈ పదం మాత్రమే కాబట్టి మొదట ఇది టేలర్ సిరీస్ లో విస్తీర్ణం చేస్తాము కాబట్టి తర్వాత నేను దీనిని తిప్పుతాను కాబట్టి 𝛹1 ని నిర్లక్ష్యం చేస్తే సరళమైన స్థితి గల సమీకరణాలు ఇలా వస్తాయి కాబట్టి నేను దీనిని తిప్పుతాను సరేనా కాబట్టి y అంటేy1 దేనికి సమానం అంటే మీరు ఏమి రాయవచ్చు అంటే 𝑓1x1 x2 up to xn ∆x1df1dx1 ∆xn upto dfndxn ఈ అన్ని విలువలు అసలు df1dx1 వి మనము ప్రారంభ విలువలను ప్రత్యామ్నాయం చేయాలి మరియు మూల్యాంకనం చేయాలి అందువల్ల ఇవే ఇవే మీకు చూపించినది అవునా కాబట్టి అదేవిధంగా y2 అనేది దానికే సమానం దేనికంటే 𝑓2x1 x2 up to xn ∆x1df1dx1 ∆xn dfndxn వరకు అవునా కాబట్టి అదేవిధంగా yn వచ్చి దేనికి సమానం అంటే 𝑓n x1 x2 xn వరకు ∆x1df1dx1 ∆xn dfndxn వరకు ఇదే సమీకరణం 45 అవునా ఇప్పుడు మీరు y1 − 𝑓1దీనికి సమానం అని రాయవచ్చు y2 − 𝑓2 దీనికి సమానం yn − 𝑓n దీనికి సమానం కాబట్టి అదే విషయాన్ని మనం ఇక్కడ రాస్తున్నాము అది ఏంటంటే y1 − 𝑓1x1 x2 xn వరకు తరువాత y2 − 𝑓2x1 x2 xn వరకు f2 యొక్క ప్రారంభ విలువల ఫంక్షన్ తరువాత yn − 𝑓nx1 x2 xnవరకు దీనికి సమానం ఇక్కడ నుంచి ఈ వైపు ఈ వైపు అవునా కాబట్టి అది df1dx1అయితే ఈ అన్ని విషయాలు మళ్లీ మళ్లీ అర్థం కావు ఆ తర్వాత ఉత్పన్నం తీసుకోండి ఆ విలువలను పెట్టండి అవునా ప్రారంభ విలువలు సరేనా డెల్ f2 మీద df1dx2 కాబట్టి ప్రతి పునరావృతానికిని నిజానికి ఈ మాతృక మారుతుంది అవునా కాబట్టి ఏమైనప్పటికీ df1dxn వరకు మరియు అదే విధంగా df2dx1 df2dx2df2dxn ఇక్కడ ఇది dfndx1 dfndx2dfndxn ∆𝑥1 ∆𝑥2 ∆𝑥n వరకు అవునా ఇది సమీకరణం 46 ఇది అసమతుల్యత అయింది దీనిని మనం D గా నిర్వర్తిస్తాం అవునా మరియు దీనిని దీనిని మీరు J గా నిర్వర్తించారు కాబట్టి J అనేది fi ఫంక్షన్కు జాకోబియన్ గా పిలవబడుతుంది అందువల్ల ఈ సమీకరణం D అయితే మరియు ఇది J మరియు మిగిలిన వాహకాలు ∆𝑥1 ∆𝑥2 ∆𝑥n దీనిని క్యాపిటల్ R గా పిలవచ్చు ∆𝑥1 ∆𝑥2 ∆𝑥n వీటిని క్యాపిటల్ R గా పిలవచ్చు దీని అర్థం ఏంటంటే D వచ్చి దేనికి సమానం అంటే దాన్ని ఎలా రాయవచ్చు అంటే JR గా అవునా ఇది D అయితే ఇది J మరియు ఈ వాహకము R అయితే అది ఇక్కడ చూపించలేదు అయితే నేను చెబుతున్నాను మీరు వినొచ్చు అది ∆𝑥1ఇది వచ్చి R తర్వాత ఈ సమీకరణాన్ని ఎలా రాయవచ్చు అంటే D J R ఇదే సమీకరణం 47 అవునా అయితే J అనేది fi ఫంక్షన్కు జాకోబియన్ గా పిలవబడుతుంది మరియు R అనేది వాహకపు మార్పు అది వచ్చి ∆xi అవునా కాబట్టి సమీకరణం 47 ని పునరావృత పద్ధతిలో రాయవచ్చు అది ఎలా అనుకోవచ్చు అంటే ఏ పునరావృతం కైనా మీ P లెక్కించండి తరువాత 𝐷 𝐽 ∗ 𝑅P అనేది పునరావృత లెక్క అవునా దాని అర్థం ఏంటంటే 𝑅 వచ్చి 𝐽 1 ∗ 𝐷 కు సమానం అవునా ఇది సమీకరణం 48 అవునా 𝑅 𝐽 1 ∗ 𝐷 కాబట్టి xi కి కొత్త విలువ లెక్కించాము నా ఉద్దేశ్యం ఏంటంటే xiP1 xi ∆xi 𝑅 వచ్చి వెక్టర్ డెల్ మీ ∆𝑥1 ∆𝑥2∆𝑥3 ∆𝑥np వరకు కాబట్టి ఇవన్నీ మీకు తెలిస్తే ∆x లెక్కించవచ్చును అవునా కాబట్టి ఇది వచ్చి 𝑅 అదే మీరు అనుకున్న అసలు R అవునా R అనేది ఇలా ఉంటుంది ∆𝑥1 ∆𝑥2∆𝑥3 ఇదే అవునా కాబట్టి అన్ని ∆𝑥 విలువలు సమీకరణం 48 నుంచి లెక్కించ వచ్చు అందువల్ల ఈ x ని ఎలా నవీకరించ వచ్చు అంటే xiP1 xi మరియు ఇక్కడి నుంచి మీకు ∆xi కు అన్ని ∆𝑥 విలువలు వస్తాయి ఇది సమీకరణం 49 అవునా కాబట్టి ఈ ప్రక్రియ ఎప్పుడు దాకా పునరావృతం చేయాలి అంటే 2 వరుస విలువలు వచ్చేదాకా ప్రతి xi తేడా వచ్చి పేర్కొన్న ఓరిమితో మారుతుంది ఎందువలన అంటే మీరు కన్వర్జెన్స్ లక్షణాలకు వెళ్లాలి అవునా కావున అదే విధంగా మనం న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని చూడబోతున్నాం మరియు మీరు పరిష్కారాన్ని ఏ విధంగా చూడాలి అంటే కుంభాకార గా చూడాలి అవునా కాబట్టి ఈ ప్రక్రియలో J ని ప్రతి పునరావృతం లో అంచనా వేయొచ్చు బహుశా బహుశా ఒకసారి అంచనా వేయొచ్చు అది కూడా ఎప్పుడు అంటే ∆𝑥i అనేది నెమ్మదిగా మారుతున్నప్పుడు ఎప్పుడైతే మారుతున్నది ∆𝑥 అనేది చిన్నగా ఉంటుందో అప్పుడు మారే విలువ x కూడా చిన్నదిగా ఉంటుంది కాబట్టి డెల్టా అది జాకోబియన్ మాత్రిక J ను ప్రతి పునరావృతం కి వెలకట్టే బదులు మీరు మొదట పునరావృతం కి గణించండి అది రాసిన తర్వాత అది పునరావృత ప్రక్రియ మొత్తం లో స్థిరంగా ఉంటుంది అవునా కాబట్టి చతురస్రం కన్వర్జెన్స్ వల్ల న్యూటన్స్ పద్ధతి అనేది గణిత శాస్త్ర పరంగా గాస్ సీడెల్ పద్ధతి కంటే ఉన్నతమైనది కాబట్టి న్యూటన్స్ పద్ధతి అనేది గాస్ సీడెల్ పద్ధతి కంటే ఉన్నతమైనది మరియు అనారోగ్య పరిస్థితి కలిగి ఉన్నప్పుడు పరస్పరం దూరంగా జరగడానికి తక్కువ అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ నెట్వర్క్ అనేది అనారోగ్య స్థితిలో ఉంటే గాస్ సీడెల్ పద్ధతి కలవడంలో విఫలమవుతుంది అవునా అసలు అనారోగ్య స్థితి అంటే ఏంటి అది తర్వాత తర్వాత చూద్దాం మొదట మనం న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని చూద్దాం కాబట్టి ఆ తర్వాత న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని ఉపయోగించి లోడ్ ఫ్లో చూద్దాం కాబట్టి మీరు కొద్దిగా గణితం సమస్యలను చూశారు ఇప్పుడు విషయం ఏంటంటే న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని ఉపయోగించి లోడ్ ఫ్లో చూద్దాం సరేనా కాబట్టి ఈ విషయంలో మీరు సమర్థవంతంగా మరియు ఆచరణాత్మకంగా పెద్ద శక్తి వ్యవస్థ విషయంలో పిలుస్తారు అవునా ఈ పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనకి పరిష్కారానికి ఉపయోగపడే పునరావృతం సమస్య పరిణామం మీద ఆధారపడదు మరియు అంచనావేయు విషయంలో అది వేగవంతమైనది కాబట్టి ప్రాథమికంగా ఏం జరుగుతుంది అంటే న్యూటన్ రాఫ్సన్ పద్ధతి కన్వర్జ్ అవ్వడానికి 3 నుంచి 4 పునరావృతం తీసుకుంటుంది అది రెండు నుంచి మూడు కూడా కావచ్చు సమస్య పరిమాణం ఏదైనా కావచ్చు దాని అర్థం ఏంటంటే బస్సు సంఖ్య ఎంతైనా కావచ్చు ఇది 500 లేక 1000 బస్ బార్ సమస్య అనుకోండి సరేనా కాబట్టి మీకు ఏం అర్థం అవుతుంది అంటే పునరావృతాలు అన్నీ కూడా స్వతంత్రంగా ఉంటాయి సరేనా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే సమీకరణాలు 15 మరియు 16 ని తిరిగి రాస్తున్నాము అదే సమీకరణాలు మనం రాస్తున్నాము కాకపోతే వాటిని 50 మరియు 51 గా పరిగణిస్తున్నాం కాబట్టి P1 ఏ శక్తి కి సమానం అవుతుంది అంటే మీరు ఇంజెక్ట్ చేసిన శక్తికి మరియు బస్ i అనేది ముందుగా మనం ఉత్పన్నం చేశాము k అనేది దేనికి సమాధానం అంటే ఒకటి నుంచి n వరకు Vi Vk Yik కాబట్టి ఇక్కడ మనం మ్యాగ్నెట్ట్యూడ్ ని మార్చం ఎందువలన అంటే ఇవన్నీ కూడా మ్యాగ్నెట్ట్యూడ్ బార్ అది అక్కడ ఉంది cos𝜃ik − 𝛿i 𝛿k కాబట్టి మరియు 𝑄i − ∑nk1Vi Vk Yik sin𝜃ik − 𝛿i 𝛿k ఇది సమీకరణం 51 సరేనా కాబట్టి ఇదే మీరు పిలిచే స్థితి గల అసరళమైన సమీకరణాలు సరేనా ఇక్కడ కూడా మీరు P బస్సును పరిగణలోకి తీసుకోవాలి క్షమించండి PQ బస్సు మరియు PV బస్సు సరేనా కాబట్టి సమీకరణం 50 మరియు 51 దీని అర్థం ఏంటంటే ఈ రెండు సమీకరణాలు అసరళమైన బీజగణిత పు మరియు నిరాధారపూరిత వేరియబుల్స్ గాను పరిగణించబడుతుంది కాబట్టి ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ వచ్చి పర్ యూనిట్లో మరియు ఫేజ్ కోణం వచ్చి రేడియన్లు లో సరేనా కాబట్టి ఇప్పుడు మనం సులభంగా గ్రహించవచ్చు ఆ రెండు సమీకరణాలు ప్రతి లోడ్ బస్ కు అది ఎలా ఇచ్చారంటే సమీకరణం 50 మరియు 51 దాని అర్థం ఏంటంటే లోడ్ బస్సు కు అక్కడ రెండు సమీకరణాలు ఉన్నాయి అవి ఎలా ఇచ్చారు అంటే 𝑃i మరియు 𝑄i వచ్చి సమీకరణం 50 మరియు 51 అవునా కాబట్టి మరియు ఒక సమీకరణము ప్రతి ఓల్టేజ్ నియంత్రణ బస్సు కు ఎలా ఇచ్చారు అంటే సమీకరణం 50 గా మరియు అది కనుక PV బస్ అయితే మీ ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ స్థిరంగా ఉంటుంది సరేనా కాబట్టి ఆ సమయంలో P తెలుసు కాబట్టి ఒక సమీకరణం ఎలా ఇచ్చారంటే సమీకరణం 50 గా సరేనా కాబట్టి ఇప్పుడు మీరు సమీకరణాలు 50 మరియు 51 లను టేలర్ సిరీస్ లో విస్తీర్ణం చేయాలి మరియు పెద్ద పదాలను నిర్లక్ష్యం చేయాలి దాని అర్థం ఏంటంటే ఈ సమీకరణాలు సరేనా ఎందువల్ల అంటే ఈ విషయాలు సరైనవి మనం మనం వీటిని పునరావృత్తి పద్ధతిలో సాధించాలి కాబట్టి అక్కడ మరియు ఇక్కడ కూడా అసరళమైన సమీకరణాలు కేవలం ఇప్పుడే మనం చూశాము అసరళమైన సమీకరణాల ను టేలర్ సిరీస్ లో ఎలా విస్తీర్ణం చేయాలి అని కాబట్టి మనం 𝑃i మరియు 𝑄i లను టేలర్ సిరీస్ లో విస్తీర్ణం చేయాలి మరియు విషయం ఏమిటి ఎలా జరుగుతున్నాయి అని గమనించాలి సరేనా కాబట్టి ఈ విషయంలో ఏం జరుగుతుంది అంతేకాక మనం ఏమి అనుకుంటాం అంటే బస్సు 1 అనేది స్లాక్ బస్ కాబట్టి రండి మనం చూద్దాం i అనేది దేనికి సమానం అంటే 2 నుంచి n అవునాబస్సు 1 అనేది స్లాక్ బస్ కాబట్టి ఆ విషయంలో ఏం జరుగుతుంది అంటే దీనిని మీరు టేలర్ సిరీస్ లో విస్తీర్ణం చేసి మరియు పెద్ద పదాలను నిర్లక్ష్యం చేస్తే అది గణిత విషయమై ఉంటుంది అది ఏదోలా ఉంటుంది అది ఇదే సరేనా కాబట్టి ఈ విషయంలో బస్సు ఒకటి అనేది స్లాక్ బస్ మరియు P అనేది పునరావృత లెక్క కాబట్టి అది వచ్చి ∆𝑃2 ∆𝑃3 ∆𝑃n వరకు ఇది ∆𝑃 భాగం తర్వాత అక్కడ అసమతుల్యత ఉంది మరియు ∆𝑃2 ∆𝑃3 ∆𝑃n వరకు సమానము సరేనా ఈ మాత్రం వైపు చూడండి సరేనా కాబట్టి ఇది ∆𝑃2 ప్రతి రూపం ప్రతి చోట p అంటే పునరావృత లెక్క కాబట్టి నేను మళ్లీ మళ్లీ చెప్పను p అంటే ఏమిటో అని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి చోట p అంటే పునరావృత లెక్క నేను మీకు పాక్షిక ఉత్పన్నాలు గురించి చెప్తాను dP2𝑑𝛿2dP2𝑑𝛿3dP2𝑑𝛿n సరేనా ఇటు వచ్చి డెల్టా తో ఉన్నది మరియు ఈ వైపు వచ్చి 𝑑𝛿2 𝑑𝛿3 𝑑𝛿𝑛 తర్వాత వచ్చేది 𝑑𝑉2 𝑑𝑉3 𝑑𝑉𝑛 ఇవన్నీ కూడా మాగ్నిట్యూడ్ లోని మార్పులు సరేనా మరియు తర్వాత 𝑑P2dV2dP2dV3dP2dVn ఇవన్నీ కూడా మాగ్నిట్యూడ్ లుఅయితే ఇవన్నీ నేను మళ్లీ మళ్లీ చెప్పను మీకు అర్థమైంది అనుకుంటా సరేనా అదే విధముగా dP3𝑑𝛿2dP3𝑑𝛿3dP3𝑑𝛿n దానర్థం మీరు ఎప్పుడైతే dP2 కు తీసుకుంటారో అన్ని ఉత్పన్నాలు కూడా దేనితో తీసుకుంటారు అంటే 𝛿2 𝛿3 𝛿𝑛 వీటితో అవునా మరియు అందువల్ల అది dP2𝑑𝛿2 డెల్టా పిటు పైకి డెల్టా డెల్టా మరియు ఆ విధముగా మరియు ఈ విభాగం వచ్చి 𝑑P2dV2dP2dV3dP2dVn ఆ విధముగా అదే విధంగా ఇక్కడ dP3𝑑𝛿2dP3𝑑𝛿3dP3𝑑𝛿n ఈ పద్ధతిలో మీరు nth పదం వరకు రండి అదే విధముగా Q కి కూడా dQ2𝑑𝛿2dQ2𝑑𝛿3dQ2𝑑𝛿n మరియు ఇక్కడ 𝑑Q2dV2dQ2dV3dQ2dVn అనేవి ఓల్ట్ఏజ్ మాగ్నిట్యూడ్ లు అవునా 𝑑Q2dV2 dQ2dV3 dQ2dVn సరేనా ఈ పద్ధతిలో మీరు నిర్మించాలి కాబట్టి ఇది అసలు విభజన ఇది అసలు విభజన ఇక్కడ అది ఒకటి మనం ఇక్కడ ఏమనుకోవాలి అంటే అన్ని బస్సులు కూడా PQ బస్సు లు గా దీనికే మనం PV బస్ ని చూద్దాం కాబట్టి ఇది వచ్చి 𝑑𝛿2 𝑑𝛿3 𝑑𝛿𝑛 మరియు ఇది వచ్చి 𝑑𝑉2 𝑑𝑉3 𝑑𝑉𝑛 ఇవన్నీ కూడా మాగ్నిట్యూడ్ లు కాబట్టి ఇది ఆ సమీకరణం 52 అవునా కాబట్టి ఈ సమీకరణం ఈ భాగం ఇది అసలు సమీకరణం 𝑛 − 1 ∗ 𝑛 − 1 ఎందువలన అంటే బస్సు ఒకటి వచ్చి కేవలం స్లాక్ బస్ ఈ భాగం ఈ మాతృక వచ్చి 𝑛 − 1 ∗ 𝑛 − 1 ఇది కూడా 𝑛 − 1 ∗ 𝑛 − 1 దాని అర్థం ఏంటంటే మొత్తం మాత్రిక పరిణామం ఏమిటంటే 2𝑛 − 1 ∗ 2𝑛 − 1 సరేనా కాబట్టి దాని అర్థం ఏంటంటే ఈ సమీకరణం 52 బస్ 1 అనేది స్లాక్ బస్ కాబట్టి ఈ సమీకరణాన్ని సాధారణంగా ఎలా రాస్తారు అంటే ∆𝑃 ∆𝑄 దేనికి సమానం అంటే J1J2 J3 J4 ∆𝛿 ∆V కాబట్టి ∆𝑃 అనేది దేనికి సమానము అని ఇక్కడ రాయడం లేదు మరియు ∆𝑃 అనేది దేనికి సమానం అంటే ∆𝑃2 ∆𝑃3 ∆𝑃n ఈ వాహకము మరియు ∆𝑄 అనేది దేనికి సమానం అంటే ∆𝑄2 ∆𝑄3 ∆𝑄n అవునా మరియు 𝐽1 అనేది దేనికి సమానం అంటే ఈ మాత్రిక కు అవునా అది మరియు డెల్టా 𝐽2 వచ్చి మాత్రిక J3 కి సమానం అది వచ్చి దీనికి సమానం మరియు J4 వచ్చి దీనికి సమానం అవునా ఇప్పుడు సాధారణంగా పవర్ సిస్టం లోని ట్రాన్స్మిషన్ లైన్ లో ఏమి జరుగుతుందివాటికి చాలా తక్కువ RX నిష్పత్తి ఉంటుంది అవునా అయితే ఆర్ అనేది తక్కువ మరియు రియాక్ట్ న్స్ అనేది ఎక్కువ అవునా కాబట్టి అలాంటి వ్యవస్థకు నిజమైన శక్తి అసమతుల్యంగా ఉంటుంది ∆𝑃 అనేది ఓల్టేజ్ పరిమాణం మార్పు కు తక్కువ సున్నితంగా ఉంటుంది దాని అర్థం ఏమిటంటే మీరు కాని ∆𝑃2 ∆𝑉2 ఉత్పన్నం తీసుకుంటే ఇది మారితే నిజమైన శక్తి మారుతుంది ఇది మీరు అనుకున్నట్టు ఓల్టేజ్ కు సున్నితంగా ఉండదు అవునా అందువల్ల అక్కడ నిజమైన శక్తి అసమతుల్యంగా ఉంటుంది ∆𝑃 అనేది ఓల్టేజ్ పరిమాణం మరియు దశ కోణం మార్పు కు తక్కువ సున్నితంగా ఉంటుంది నా ఉద్దేశ్యం ఏంటంటే ఇవి చాలా ముఖ్యమైనవి అవునా దశ కోణం కు తక్కువ సున్నితంగా ఉంటుందికానీ దీనికి అంత సున్నితంగా ఉండదు ఇక్కడ ఏమిటంటే ఓల్టేజ్ పరిమాణం అవునా దానితో పోలిస్తే అవునా కాబట్టి ఆ విషయంలో మనమేం చేస్తామంటే ఈ పదం ఈ మాతృకను నిర్లక్ష్యం చేస్తోంది అవునా దీనిని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం అదే విధముగా కేవలం అదే విధముగా రియాక్టివ్ శక్తి అనేది కూడా అసమతుల్యంగా ఉంటుంది ∆𝑄 అనేది కోణాల మార్పుకు తక్కువ సున్నితంగా ఉంటుంది కాబట్టి ఈ భాగంలో కోణాల మార్పుకు రియాక్టివ్ శక్తి అనేది తక్కువ సున్నితంగా ఉంటుంది అయితే ఓల్టేజ్ పరిమాణం మార్పుకు చాలా సున్నితంగా ఉంటుంది దాని అర్థం ఏంటంటే ఈ భాగం మరియు ఈ భాగం వచ్చి పడిపోతుంది అవునా ఈ మాతృకను పరిగణనలోకి తీసుకోము అయితే ఇది పరిగణలోకి తీసుకుంటాము మరియు ఇది మాత్రమే అవునా అంటే దాని అర్థం ఏంటంటే ఇది నా J1ఇది J2ఇది J3ఇది J4 దాని అర్థం ఏంటంటే ఆ J2 మరియు J3 ఈ ఉపసమితి వచ్చి 0 కాబట్టి ఈ రెండు విషయాలు మనం పరిగణనలోకి తీసుకోముఅయితే J1మరియు J4 పరిగణలోకి తీసుకుంటాంఆ ∆𝛿 ∆𝑉 కూడా సరేనా ఎందువల్ల అంటే ఇదే మీ V1 విడదీయబడింది మరియు అది మరియు దీనిని మీరు పరిగణలోకి తీసుకుంటే ఇది కలుపుతుంది సరేనా కాబట్టి దాని అర్థం ఏంటంటే మీరు ఇలా రాయవచ్చు ∆𝑃 𝐽1∆𝛿 మరియు ∆𝑄 𝐽4∆𝑉పరిమాణం ∆𝑉 అర్ధమైన్దనుకుంటా కాబట్టి ఇదే సమీకరణం 54 కాబట్టి దాని అర్థం ఏంటంటే ∆𝑃 𝐽1∆𝛿 ఇది సమీకరణం 55 మరియు ∆𝑄 𝐽4∆𝑉 ఇది సమీకరణం 56 అందువలన వోల్టేజ్ నియంత్రణ బస్సులకు వోల్టేజ్ పరిమాణం తెలుస్తుంది సరేనా దాని అర్థం ఏంటంటే మన దగ్గర ఓల్టేజ్ నియంత్రణ బస్సు యొక్క ఓల్టేజ్ పరిమాణాలు తెలిస్తే వ్యవస్థ యొక్క m బస్సులు ఏమవుతాయి అంటే ఓల్టేజ్ నియంత్రణ బస్సులు J1 వచ్చి ఎప్పుడూ కూడా 𝑛 − 1 ∗ 𝑛 − 1 ఆర్డర్ లో ఉంటుంది ఎందువల్ల అంటే ఇది J1 మాత్రిక అసలు ఈ మాతృక వచ్చి మీ J1 మాతృక మరియు ఈ మాతృక అసలు వచ్చి మీ J4 అవునా కాబట్టి ఒకవేళ ఇది PV బస్ అయితే మీరు ఈ బస్సులో Q మరియు 𝛿 ని పరిగణలోకి తీసుకుంటే ఇదే మీకు తెలిసిన P మరియు ఓల్టేజ్ పరిమాణం Q మరియు 𝛿 తెలియదు అవునా కాబట్టి ఇది ఎలా నిలుస్తుంది అంటే 𝑛 − 1 ∗ 𝑛 − 1 మాతృకగా సరేనా కాబట్టి ఎప్పుడైతే మీ దగ్గర PVబస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది కాబట్టి ఈ విషయంలో ఏం జరుగుతుంది అంటే సాధారణంగా మీ దగ్గర n బస్ వ్యవస్థ ఉంది అనుకోండి మరియు మీ దగ్గర nm PV బస్సులు ఉన్నాయనుకోండి అప్పుడు ఇది J4 ఆర్డర్ అవుతుంది అది వచ్చి 𝑛 − 1 − 𝑚 ∗ 𝑛 − 1 − 𝑚 ఎందువలన అంటే మనకి ఓల్టేజ్ పరిమాణం తెలుసు కాబట్టి కాబట్టి ఇక్కడ ఎక్కడైతే PV బస్ కు మనకు ఓల్టేజ్ఎక్కడైతే మనకు బస్సులుఎక్కడైతే మనకు ఓల్టేజ్ పరిణామం తెలుస్తాయో ఆ ∆𝑉 లోని మార్పులు ఇక్కడ కనిపించవు సరేనా అదే విధంగా ఇక్కడ కూడా కాబట్టి దాని అర్థం ఏంటంటే J4 అనేది ఏ ఆర్డర్ లో ఉంటుంది అంటే 𝑛 − 1 − 𝑚 ∗ 𝑛 − 1 − 𝑚 సరేనా సరే ఇప్పుడు మీ దగ్గర 10 బస్సుల సమస్య ఉంది అనుకోండి అప్పుడు J1 వచ్చి 9 9 మాత్రిక అవుతుంది మరియు సరే 10 బస్సుల సమస్య లో మీ దగ్గర మూడు ఉన్నాయి అనుకోండి అవి ఏంటంటే మీరు పిలిచే PV బస్సులు అనుకోండి ఆ తర్వాత అది ఏమవుతుంది అంటే 10 1 3 దానర్థం అది వచ్చి 6 6 అంటే J4 వచ్చి 6 6 సరేనా అయితే ఇది వచ్చి 9 9 అవునా కాబట్టి తర్వాత మనం చూద్దాం ఎప్పుడైతే మనం PV బస్సు పరిగణలోకి తీసుకుంటామో అప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను సరేనా కాబట్టి ఇప్పుడు మీరు పిలిచే J1 వికర్ణ అంశాలు కాబట్టి ఇది J1 మాత్రిక కాబట్టి వికర్ణ అంశాలు వచ్చి∆𝑃2∆𝛿2∆𝑃3∆𝛿3 ∆𝑃n∆𝛿n సాధారణంగా ∆𝑃i∆𝛿i అవునా కాబట్టి ఈ విధంగా మొదట మీరు వికర్ణ అంశాలూ ఆ తర్వాత ఆప్ వికర్ణ అంశాలూ అవునా మొదట వికర్ణ ఆ తర్వాత ఆఫ్ వికర్ణ అంశాలు మనకి వస్తాయి సరేనా అందువలన ఇదే మీ ఇదేమీ 𝑃i వ్యక్తీకరణ అవునా కాబట్టి ఇదేమీ 𝑃i వ్యక్తీకరణ అవునా ఇది మీ వ్యక్తీకరణ 𝑃i కాబట్టి ఇక్కడ మీరు ఉత్పన్నం తీసుకోవాలి సరేనా కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు మొదట 𝑑𝑃i ∆𝛿iతీసుకుంటే వికర్ణ అంశం వచ్చి K అవుతుంది అది దేనికి సమానం అంటే 1 నుంచి n వరకు మరియు k అనేది i కి సమానం కాదు మీరు ఒకవేళ ఉత్పన్నం తీసుకుంటే అది వచ్చి Vi Vk Yik సరేనా కొసైన్ మీరు ఒకవేళ ఉత్పన్నం తీసుకుంటే మరియు దానిని మైనస్ డెల్టాలో తీసుకుంటే మళ్లీ వచ్చి వేరే మైనస్ వస్తుంది అంతిమంగా అది మీ ప్లస్ అవుతుంది కాబట్టి అది వచ్చి Vi Vk Yik sin𝜃ik − 𝛿i 𝛿k అయితే సమ్మషన్ గుర్తు అక్కడ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అది మీ స్పష్టీకరణ కోసమే మనం ఏం చేస్తాం అంటే ఎందుకు ఇక్కడ సమ్మషన్ విషయం వచ్చింది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే అలా అలా ఈ విషయాన్ని పట్టుకోండి మీకు అర్థమయ్యే దానికోసం ఉదాహరణకు ఇది మీరు తీసుకోండి అలా పట్టుకొని ఉండండి సరేనా మీరు ఈ సమీకరణాన్ని తీసుకోండి సరేనా కేవలం అర్థమవడం కోసం తీసుకోండి ఒకవేళ n అనేది 4 సమానం అయితే మరియు ఈ సమీకరణం ఇది Pi సమీకరణం దీనిని ఎలా రాయవచ్చు అంటే Pi అనేది దేనికి సమానం అంటే k అది వచ్చి దేనికి సమానం అంటే 1 నుంచి 4 వరకు సరేనా తర్వాత Vi Vk Yik cos𝜃ik − 𝛿i 𝛿k మరియు మీరు పిలిచే విషయం ఇది సరేనా కాబట్టి k అనేది1 నుంచి 4 వరకు సమానం ఇప్పుడు దీనిని విస్తీర్ణం చేయండి సరేనా అలా మీరు విస్తీర్ణం చేస్తే దీనిని మీPi అనుకోండి ఇప్పుడు మీరు అదే విషయానికి విస్తీర్ణం చేయండి i 2 కు ఎందువలన అంటే బస్సు ఒకటి వచ్చి స్లాకు బస్ అయితే మీరు i2 అనండి దాని అర్థం ఏంటంటే నా P2 వచ్చి దేనికి సమానం అంటే K కి అది వచ్చి దేనికి సమానం అంటే ఒకటి నుంచి నాలుగు సరేనా తరువాత V2 Vk Y2k cos𝜃2k − 𝛿2 𝛿k సరేనా ఇప్పుడు మీకు ఏమి చేయాలో తెలుసు విస్తీర్ణం చేయండి అది నేను మీకు ఒకటి చూపిస్తాను మీకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు విస్తీర్ణం చేయండి సరేనా అలా మీరు విస్తీర్ణం చేస్తే మీ P2 వస్తుంది సరేనా 𝑃2 ∑4k1|𝑉2||𝑉k||Y2k | cos𝜃2k − 𝛿2 𝛿k కాబట్టి అది V2 అవుతుంది మరియు తరువాత V1 ఆ తర్వాత Y21 అవునా తర్వాత cos𝜃21 − 𝛿2 𝛿1 సరేనా తర్వాత ప్లస్ మీ V2 తర్వాత k2 కావున V2 వచ్చి V2 వర్గము నిజానికి ఇది సరైనది V2 V2 V2 వర్గం ఏది ఏమైనా తర్వాత Y2 cos𝜃22 − 𝛿2 𝛿2 కాబట్టి ఈ 𝛿2 𝛿2 రద్దు అయిపోతాయి అవునా తర్వాత ప్లస్ మీ V2 తర్వాత V3 ఆ తర్వాత Y23 తర్వాత cos𝜃23 − 𝛿2 𝛿3 ఇది మూడవది మనం ఇంకొకటి తీసుకుంటే అది నాలుగవది కాబట్టి ప్లస్ ఎప్పుడైతే k4V2 తర్వాత మీ V4 తర్వాతY24 అవునా తర్వాత cos𝜃24 − 𝛿2 𝛿4 సరేనా ఇది ఇది వచ్చి మనం తీసుకున్న మీ 4 వ పదం కానీ నిజానికి ఇది V2 వర్గం అవునా కాబట్టి ఇవి 𝛿2𝛿2 అవి రద్దు అయిపోతాయి ఇప్పుడు మీరు ఉత్పన్నం తీసుకుంటే మీరు అనుకోండి మనం ఉత్పన్నం తీసుకున్నాం అని సాధారణంగా డెల్టా P2 పైన డెల్టా క్షమించండి 𝑑𝑃i𝑑𝛿i 𝑑𝑃i𝑑𝛿i మనం ఉత్పన్నం తీసుకుంటున్నాము సరేనా చెప్పండి అది ఒక వికర్ణ కాబట్టి i2 దాని అర్థం ఏమిటంటే 𝑑𝑃2𝑑𝛿2 దానికి ఉత్పన్నం తీసుకోవాలి అది కూడా ఈ సమీకరణానికి దేనితో అంటే 𝛿2 తో సరేనా మీరు 𝛿2 కు సంబంధించి ఉత్పన్నం తీసుకుంటే 𝛿2 ఇక్కడ ఉందని మీరు కనుగొంటారు కాబట్టి మీరు మీరు ఈ పదానికి ఉత్పన్నం తీసుకుంటే ఉనికిలో ఉన్నాయి అదే విధంగా ఇక్కడ అది స్వతంత్రంగా ఉంది ఇది అనగా రెండవ పదం వచ్చి 𝑉22cos𝜃22 సరేనా కాబట్టి నేను ఒకసారి తిరిగి రాస్తే అది 𝑃2 అవుతుంది అది వచ్చి దేనికి సమానం అంటే 𝑉2𝑉1𝑌21 cos𝜃21 − 𝛿2 𝛿1 తరవాత ప్లస్ ఇది 𝑉2 ∗ 𝑉2 అందువల్ల అది 𝑉22 తరువాత 𝑌22 ఆ తరువాత cos𝜃22 ఎందువల్ల అంటే 𝛿2 𝛿2 రద్దు అయిపోతాయి తరువాత పదం వచ్చి V2 ఆ తర్వాత వచ్చి V23 అక్కడ అప్పుడు 𝑌23 తరువాత cos𝜃23 − 𝛿2 𝛿3 సరేనా అప్పుడు చివరి పదం వచ్చి 𝑉2 అప్పుడు 𝑉4 అప్పుడు 𝑌24 అప్పుడు cos𝜃24 − 𝛿2 𝛿4 సరేనా ఈ పదంతో మీరు ఇప్పుడు ఉత్పన్నం తీసుకుంటే 𝑑𝑃2𝑑𝛿2ఇది వచ్చి అక్కడ ఉంటుంది మరియు ఉత్పన్నం ఉంటుంది 𝛿2 ఇక్కడ ఈ పదం లేదు 𝛿2 వచ్చి 0 అయితే ఇక్కడ కూడా 𝛿2 ఉంది దాని అర్థం ఏంటంటే దానిని మీరు తీసుకుంటే అది 𝑉2𝑉1𝑌21 అవునా మీరు కాని మైనస్ తీసుకుంటే కొసైన్ మైనస్ వల్ల మరియు మైనస్ 𝛿2 వల్ల ఇంకో మైనస్ బయటకు వస్తుంది అందువల్ల అది ప్లస్ అవుతుంది కాబట్టి sin𝜃21 − 𝛿2 𝛿1 ఇది మొదటి పదం రెండవ పదం వచ్చి 0 అది అక్కడ లూప్ లో లేదురెండు తో కూడినకాబట్టి ఇది 2 రెండు పదాలు లేవు అక్కడ సరేనా ప్లస్ 𝑉2𝑉3 తర్వాత 𝑌23 తర్వాత ఇక్కడ కూడా sin𝜃23 − 𝛿2 𝛿3 అవునా మరియు చివరి పదం 𝑉2 తర్వాత మీ 𝑉4 తర్వాత మీ 𝑌24 సరేనా తర్వాత sin𝜃24 − 𝛿2 𝛿4 అవునా కాబట్టి అన్ని మూడు పదాలు అక్కడ ఉన్నాయి రెండవ పదం మాత్రమే అక్కడ లేదు సరేనా ఎందువల్ల అంటే ఇది వచ్చి ith పదం అది దేనికి సమానం అంటే 2 కి కాబట్టి అది 𝛿2 మీద ఆధారపడదు కాబట్టి అది పోతుంది కాబట్టి ఇది 0 అవునా దాని అర్థం ఏమిటంటే అక్కడ మూడు పదాలు ఉన్నాయి అందువల్ల మీరు ఎప్పుడైతే దీనికి ఉత్పన్నం తీసుకుంటారో వికర్ణ దానికి సరేనా ఒకటి వచ్చి Vi Vk Yik sin ఎందువల్ల అంటే ఎక్కడైనా sin ఉంది ఎక్కడైనా sin ఉంది సరేనా కాబట్టి పరిమాణం Vi Vk Yik sin𝜃ik − 𝛿i 𝛿k k వచ్చి ఒకటి కి సమానం మరియు k వచ్చి i కి సమానం కాదు ఎందువల్లనంటే ఎప్పుడైతే i2 అవుతుందో ఈ పదం వచ్చి 𝛿i మీద ఆధారపడదు కాబట్టి అది వచ్చి 0 అవుతుంది అవునా కాబట్టి అందువల్ల ఆ వచ్చి i కి సమానం కాదు అయినప్పటికీ సమీకరణంలో మొత్తమంతా k 1 నుండి n వరకు అవునా అయితే ఈ 𝑑Pi ఆ వికర్ణ మూలకం వచ్చి అన్ని విషయాలకు మొత్తం అవుతుంది కాబట్టి k వచ్చి i కి సమానం కాదు కాబట్టి sin గుణకారం తో ఇది ఈ సమీకరణము 57